గత ఉపన్యాసంలో మనం క్వాంటం హైపోథిసిస్ పరికల్పన చూశాము ఒక ఆసిలేటర్ 0 h 2 h మరియు తదితర శక్తులను తీసుకోగలదు అలాగే బ్లాక్ బాడీ వర్ణపటయుక్త సాంద్రతని వివరిస్తుంది కాబట్టి ఇది ఆసిలేటర్ మాత్రమే కాబట్టి ఒక క్యావిటీ కుహరం ఉంది మరియు ఈ ఆసిలేటలు విచ్ఛిన్న విలువ ను మాత్రమే తీసుకుంటాయని మనము భావించాం కానీ అదే సమయంలో రేడియేషన్ వికిరణంను అవిచ్ఛిన్నంగా పరిగణించడంతో ఇది విరుద్ధము అని అనిపిస్తుంది ఇక్కడే ఐన్స్టీన్ వచ్చాడు మరియు రేడియేషన్ కూడా ఈ అవిచ్ఛిన్న శక్తి h కణాలుగా పరిగణించాలని అతను చెప్పారు మరియు అతను మీ కోసం దీన్ని చేయాలనుకుంటున్నానని చూపించాడు ఎందుకంటే ఇది శాస్త్రీయ పరిశోధన యొక్క అందమైన భాగం ఎందుకంటే ఐన్స్టీన్ చెప్పేది ఏమిటంటే రేడియేషన్ కోసం వీన్ సూత్రం చెల్లుబాటు అయ్యే వ్యవస్థ కోసం మరియు అది T పెద్దదిగా ఉన్న ఒక సంక్షిప్తము ఇది చెల్లుబాటు అయ్యేటప్పుడు రేడియేషన్ అనేది ప్రతి ఒక్క కణం శక్తి h తో కూడిన కణాల సమాహారం వలె ప్రవర్తిస్తుంది మరియు ఇది ఫోటాన్ భావనను ఇస్తుంది అతను ఎలా చేసాడో మేము చూడాలనుకుంటున్నాము మేము కొంచెం ధర్మో డైనమిక్స్ ఉష్ణగతికశాస్త్రం ను ఉపయోగిస్తాము అందువల్ల ధర్మో డైనమిక్స్ ప్రకారం 1T∂S∂UV అని చెబుతుంది ఇప్పుడు ఐన్స్టీన్ ఆలోచిస్తున్నది ఏమిటంటే S కూడా ఒక వర్ణపటయుక్త s dv చేత తయారైంది u dv చే ఇవ్వబడిన U వలె ఇది కూడా ఎంట్రోపీ యొక్క స్పెక్ట్రల్ డిస్ట్రిబ్యూషన్ మరియు రుజువు లేకుండా ఇప్పుడు ఆ 1T ds du V అవుతుంది కావున ఎంట్రోపీ లేదా అంతర్గత శక్తి యొక్క స్పెక్ట్రల్ డెన్సిటీ అనేది ఏదైనా కానీ పాక్షిక అవకలనం విలువ 1T ఇస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నది 1T∂s∂u ఇప్పుడు వీన్ సూత్రం నుండి మన దగ్గర ఉన్న u 3e kTకి సమానం కాబట్టి u 3e kT దీనికి రెండు వైపులా లాగరిథమ్ తీసుకోండి మరియు ln u 3 kT లేదా 1T kln u 3ను పొందుతారు అందువలన నేను కలిగి ఉన్న1T అనేది klnu3 ఇది ∂s∂uకు సమానం మనము దీనిని సమాకలనం చేసి మరియు sను పొందుదాము చిన్నs klnu ln3 du ఇది kulnu u uln3దీనిని సరళీకరించనివ్వండి కాబట్టి మనకు ఏమి లభించిందో నన్ను చూడనివ్వండి మనకు లభించింది s kulnu u uln3 దీనిని నేను kuln 1గా వ్రాయగలను నేను ln 1ను బయటకు తీయగలను ఇదే s ఇదే జడోష్ణత సాంద్రత కాబట్టి ఇప్పుడు నేను ఈ కుహరంలో d యొక్క చిన్న వ్యవధి గా పరిగణిస్తున్నాను కాబట్టి మొత్తం కుహరం యొక్క ఎంట్రోపి అనేది వాల్యూమ్ s dగా ఉంటుంది దీనిని నేను ku dVln 1గా వ్రాయగలను ఇప్పుడు udV అనేది u మరియు dల మధ్య ఉండే శక్తి అని గమనించండి కాబట్టి S kEln 1కి సమానం ఇదే రేడియేషన్ యొక్క ఎంట్రోపి కాబట్టి నేను పౌనఃపున్యం మరియు d ల మధ్య ఉన్న రేడియేషన్ యొక్క ఎంట్రోపీ ని వాల్యూమ్ V లో వ్రాయగలను ఇప్పుడు వ్యవస్థ యొక్క శక్తిని మార్చకుండా E ని మార్చకుండా ఉంచి వాల్యూమ్ V1 నుండి V2 కు మారుస్తాను S1 అనేది kEln 1 అవుతుంది S2 అనేది kEln 1అవుతుంది ఇది kE lnEV23dlnఅవుతుంది కాబట్టి ఇది S2 S1kEln V2V1 ను ఇస్తుంది కావున ఇది E ను స్థిరంగా ఉంచినప్పుడు మరియు వాల్యూమ్ V1 నుండి V2 కు మార్చబడినప్పుడు రేడియేషన్ యొక్క ఎంట్రోపీ లోని మార్పు మరియు ఇది T పెద్దది అనే షరతుతో కూడి ఉంది కాబట్టి T అనేది చిన్న విలువ ఇప్పుడు దీనిని ఒక ఆదర్శ వాయువు ఎంట్రోపీ యొక్క మార్పు తో పోల్చుదాం నేను ఆదర్శ వాయువును తీసుకుని సరిగ్గా V1 యొక్క పరిసరాల నుండి వేరుచేయబడిన పాత్ర యొక్క సగభాగం లేదా 1 భాగాన్ని నింపినట్లైతే ఈ మొత్తం వాల్యూమ్ V2 అనుకుందాం ఈ గోడకు రంధ్రం చేయండి నేను ఈ గోడకు రంధ్రం చేసినప్పుడు ఏమి జరుగుతుంది ఈ మొత్తం పాత్ర నిండిపోతుంది మరియు ఎంట్రోపీ లో మార్పు జరుగుతుంది మరియు ఎంట్రోపీ లో ఈ మార్పును మనం చాలా తేలికగా లెక్కించగలము ఉష్ణోగ్రతను ఒకే విధంగా ఉంచుతా ఈ వాయువును వాల్యూమ్ V1 కు వెనక్కి నెట్టుతాం ఉష్ణోగ్రతను అదే విధంగా ఉంచితే T ను మార్చకుండా ఉంచితే వాయువు యొక్క అంతర్గత శక్తి కూడా మారకుండా ఉంటుంది మరియు నేను మీకు దానిని నిరూపించడానికి ఒక అభ్యాసముగా వదిలివేస్తాను ఈ సందర్భంలో మేము ఎంట్రోపీ లో మార్పును లెక్కించినట్లయితే మీకు S2 S1nRlnV2V1 లభిస్తుంది ఇక్కడ n అనేది మోల్స్ సంఖ్య మరియు R అనేది వాయు స్థిరాంకం కాబట్టి మనం నేర్చుకున్నది ఏమిటంటే రేడియేషన్ విషయంలో ఎంట్రోపీ లో మార్పు S2 S1kEln దీనిని నేను k ని ఇలా వ్రాయగలను ఇది Rn తప్ప మరొకటి కాదు n అనేది అవగాడ్రో సంఖ్య Ehln మరియు వాయువులలో S2 S1nRln కాబట్టి దీని అర్థం మనం రేడియేషన్ ని మోల్స్ సంఖ్య 1NEh కి సమానంగా పరిగణించవచ్చు మోల్స్ సంఖ్య దీనికి సమానం మరియు ఆదర్శ వాయువులా ప్రవర్తిస్తుంది కాబట్టి వెంటనే Eh ను కూడా సూచిస్తుంది ఇది రేడియేషన్ గ్యాస్ కణాల సంఖ్య కు సమానం కాబట్టి అది 1N N అనేది అవగాడ్రో సంఖ్య Ehఅనేది మోల్స్ సంఖ్య అవుతుంది కాబట్టి ఎనర్జీ లో మార్పు లేకుండా వాల్యూమ్ ని మార్చడానికి అనుమతించినప్పుడు రేడియేషన్ యొక్క ఎంట్రోపీ మార్పుకు మధ్య ఉన్న సారూప్యత ఆదర్శ వాయువు మీకు దీనిని అణువుల సేకరణ లాగా పరిగణించవచ్చనే ఉపాయంను ఇస్తుంది కానీ ఇది కేవలం ప్రయోగాలు అవసరమయ్యే ప్రమాణత్వంను తనిఖీ చేయడానికి సిద్ధాంతపరంగా చూపిస్తుంది కాబట్టి దాని కోసం ఐన్స్టీన్ ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం ద్వారా తనిఖీ చేయమని ప్రతిపాదించాడు కాబట్టి మళ్ళీ ఈ S2 S1kEln ను ఇవ్వనివ్వండి మరియు మనము ప్రతి రేడియేషన్ చేసే అణువు యొక్క ఎనర్జీ h గా తీసుకుంటే అప్పుడు kEh అనేది nR అవుతుంది ఆదర్శ వాయువు లాగా మరియు ఐన్స్టీన్కు వచ్చిన ఆ ఆలోచన దీనిని ప్రతి ఒక్క కణం ఎనర్జీ h ని కలిగి ఉన్న కణాల సమాహారంగా నేను భావించవచ్చనే ఆలోచనను ఇస్తుంది మరియు n అనేది h k E h n R అవుతుంది మరియు తరువాత ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావం ద్వారా అది తనిఖీ చేయబడుతుంది మరియు ప్రతిదీ సరిగ్గా వస్తుంది నేను ఇక్కడ ఫోటోఎలెక్ట్రిక్ ప్రభావాన్ని వివరించను ఎందుకంటే మీరు మీ 12 వ తరగతి మరియు ఇతర తరగతి లో చాలాసార్లు అధ్యయనం చేశారు కాబట్టి దీని ద్వారా రేడియేషన్ కి కూడా hయొక్క ఈ కణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటుంది అని తెలిసింది మరియు ప్రయోగాత్మక రుజువు ఫోటో ఎలెక్ట్రిక్ ప్రభావం అతను దానిని కొన్ని ఇతర ప్రభావాలకు కూడా అన్వయించాడు రేడియేషన్ బయటికి వెళ్లినప్పుడు రేడియేషన్ ఒక అణువును తాకి బయటకు వెళ్లినప్పుడు వేవ్ లెంగ్త్ తరంగదైర్ఘ్యం పెరుగుతూ దాని ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం తగ్గుతూ ఉండే విధంగా దాని పౌనఃపున్యం మారుతుందని మీకు తెలుసు కాబట్టి ఇది దాని శక్తిలో కొంత భాగాన్ని అణువు కి ఇస్తుంది మనం తరువాత చేయబోయేది ఏమిటంటే మళ్ళీ ఐన్స్టీన్ ఆలోచనలను వర్తింపజేస్తాము ఘనపదార్థాల యొక్క తక్కువ ఉష్ణోగ్రత ప్రవర్తనను అధ్యయనం చేయాలనే ఐన్స్టీన్ ఆలోచన ని చూస్తాము ఆసిలేటర్ యొక్క క్వాన్టైజేషన్ భావన యాంత్రిక ఆసిలేటర్లకు కూడా వర్తింపజేయవచ్చు